కణ వర్ధనం ఉపన్యాస ధారావాహికకు తిరిగి స్వాగతం మనము ఇప్పుడు ఏడో వారం లో ఉన్నాము ఈ పర్యాయం మనము నాడీ కణం వ్యవస్థ యొక్క అధ్యయనం చేయనున్నాము ఇంతకు ముందు మనము వేరు రకములైన నాడీ కణాలు విభజన గురించి మరియు దానికి సంబంధించిన 2 ప్రక్రియలను కూలంకషంగా పరిశీలించాము వీటిలోని ఒక ప్రక్రియ డెన్సిటీ గ్రేడియంట్ సెంట్రిఫ్యూగేషన్ అనగాసాంద్రత ప్రవణత కేంద్ర పరమాన్ముఖికరణం దీనిని ఏ సమయంలో అయినా సరే ప్రయోగశాలలో పరిశోధించగలము సాంద్రత ప్రవణత కేంద్ర పరమాన్ముఖికరణం ప్రక్రియలో మనము సుక్రోజ్ లేదా నైకోడెంజ్ లేదా ఒప్టిప్రెప్ పదార్ధములను సాంద్రత ప్రవణతలు తయారీకి వినియోగించగలము ఈ నైపుణ్య పద్ధతి ద్వారా కణ విభజన చేయగలము అవి క్లోమ కణములు కావచ్చు కాలేయ కణములు కావచ్చు లేక ఏ రకమైన కణములు ఐనా కావచ్చు ఇందుకు గాను కొన్ని ముందస్తు చర్యలు కలవు మీరు ఏక కణ సస్పెన్షన్ లేదా అనిశ్చితి పొందగలిగితే దీని అర్థము ఏమి అనగా ఎప్పుడు ఐనా సరే కణజాలంలోని ఒక భాగం వేరు చేయుట ఈ భాగము లక్షల కొలది కణములు తో కూడి ఉండును ఈ విధంగా కణజాలము నుండి కణమును వేరు చేయుటకు యాంత్రిక కిణ్వం సంబంధిత లేదా మరి ఏదైనా పద్ధతులు ఉపయోగించ వలసిన అవసరం ఉన్నది ఈ విధముగా కణజాల నిర్మాణము నుండి ఏక కణ సస్పెన్షన్ లేదా అనిశ్చితి రూపాంతరం చెందుతుంది ఇది మీయొక్క ఏడో వారం లోని మొదటి ఉపన్యాసం సరే ఉదాహరణకు మీ వద్ద ఉన్న ఈ కణజాల భాగము విభజించాలి మరియు ఇవి వ్యక్తిగత కణములు ఉదాహరణకు ఒక 3 D కణజాలము వంటిది ఈ ఉదాహరణను వినియోగించుకుందాం అని భావిద్దాం నాకు కొన్ని కణాలు నారింజ రంగులో కొన్ని ఆకుపచ్చ రంగులో మరికొన్ని పసుపు పచ్చ రంగులో కనిపిస్తున్నాయి ఇవి కార్యాచరణ ఆధారితంగా ఉన్న వివిధ రకములైన కణములు మీరు ఈ విధంగా వేర్వేరు రకాల కణ జాతుల యొక్క విభజన చేయాలి ఇందు కోసం గాను మనము రెండు ప్రక్రియలు గూర్చి తెలుసుకున్నాము మనము డెన్సిటీ గ్రేడియంట్ అనగా సాంద్రత ప్రవణత మరియు ఇమ్మ్యునో మార్కర్ వినియోగించే ఇమ్మ్యునో పాన్నింగ్ ప్రక్రియలు గూర్చి మాట్లాడుకున్నాము ఈ రెండు ప్రక్రియలకు మనకు ఈ పదార్థం నుండి ఏక కణ సస్పెన్షన్ లేదా అనిశ్చితి కావలసిన అవసరం ఉన్నది ఏక కణ సస్పెన్షన్ లేదా అనిశ్చితి అనగా ఈ కణజాలము విభజిస్తే మీరు ఈ విధంగా ఇటువంటి భాగము పొందుతారు ఈ విధంగా మీరు వేర్వేరు పరిమాణం గల వ్యక్తిగత కణాల యొక్క డెన్సిటీ గ్రేడియంట్ అనగా సాంద్రత ప్రవణత గూర్చి కనుగొనగలరు ఇది ప్రతి ఒక్క సముదాయంలో వేర్వేరు సాంద్రతలు కలిగి ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం ఇప్పుడు ఉదాహరణకు వాటికి వేర్వేరు సాంద్రతలు లేవు అనుకుందాం అప్పుడు ఈ విధంగా వైవిధ్యమైన ఇమ్మ్యునో మార్కర్లు ఉంటే మరియు వాటి వివరాలు మీకు తెలిసి ఉంటే మీరు ఏమి చేయగలరు అప్పుడు మీరు క్రితం తరగతి లో చర్చించిన ఇమ్మ్యునో పాన్నింగ్ ప్రక్రియ అవలంబించ వచ్చు ఈ ప్రక్రియ యొక్క విస్తరణ కణ వర్గీకరణ మీరు FACS - ఫ్లోరోసెంట్ అసిస్తడ్ సెల్ సార్టింగ్ ప్రతిదీప్తిక సహాయక కణ వర్గీకరణ ఉపయోగించ వచ్చు F అనగా ప్రతిదీప్తిక A అనగా సహాయక C అనగా కణ S అనగా వర్గీకరణ ఇది వేరొక ఒక అధునాతన ప్రక్రియ అసలు FACS అంటే ఏమిటి మనము రెండు ప్రక్రియల గూర్చి మాట్లాడుకున్నాము ఇప్పుడు చూడబోయేది మూడవ ప్రక్రియ అదే FACS అసలు FACS అంటే ఏమిటి ఈ FACS ప్రక్రియ గూర్చి ఈ క్లాస్ లో తెలుసుకుందాం FACS ప్రక్రియ గూర్చి తెలుసుకునే ముందు కొన్ని ఆవశ్యక విషయములు గూర్చి అర్థం చేసుకోవాలి ఉదాహరణకు మీరు ఒక ఆట చూచుటకు క్రీడా ప్రాంగణంకు వెళ్లారు అక్కడ వెయ్యి మంది వ్యక్తులు ఉన్నారు అందులో మీరు ఒకరు ఇప్పుడు ఉదాహరణ గా VIP వీఐపీ గ్యాలరీని కొన్ని కుటుంబాలకు మరియు ఆటగాళ్లకు లేదా వేరు కొందరుకు ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది అని అనుకుందాం ఈ విధంగా 5 వేర్వేరు తరగతులు గుర్తిద్దాం ఇప్పుడు నేను ప్రవేశిస్తోంది ఒక సామాన్య ద్వారము కానీ ఒక వ్యత్యాసం ఉంది ఉదాహరణకు ఇది నేను ప్రవేశిస్తున్నసామాన్య ద్వారము మరియు ఇది మనము వెళ్ళవలసిన క్రీడా ప్రాంగణం ఇక్కడకు వచ్చేవారు వివిధ రకాల మనుషులు ఈ వివిధ రకాల మనుషులు ఆట చూడడానికి వస్తున్నారు ఉదాహరణ గా మీరు ఇక్కడ ఇటువైపు గమనిస్తే ఒక సెన్సార్ అనగా నమోదు చేయు పరికరము అమర్చబడి ఉన్నది ఇటువైపు ప్రతి ఒక్క వ్యక్తి వస్తున్నారు ఈ సెన్సార్ పరికరం నీలం రంగు వెలుతురు నీలం గా ఉందని తెలియజేస్తుంది ఈ విధంగా గా నీలం రంగు ఒక స్థలం మీకు కేటాయిస్తుంది అదే విధముగా ఎరుపు రంగు వేరొక స్థలం ఆకుపచ్చ రంగు మరొక స్థలం గులాబీ రంగు ఇంకో స్థలం పసుపు పచ్చ రంగు ఇంకో స్థలంలో కూర్చుని ఉండాలి అని సూచిస్తాయి ఆ విధముగానే నారింజ రంగు కు కేటాయించబడిన స్థలంలో కూడా ఇలాగే కూర్చుని ఉండాలి అనగా నేను ఉదాహరణకు ఏమి చెప్పదలుచుకున్నాను అంటే కణ ఉపరితలంలో మీకు విశేషమైన మార్కర్లు ఉన్నాయి వీటిని వేర్వేరు కణాలుగా భావిస్తే అవి మన మన ఉదాహరణ లో వేరు రంగు టికెట్ గల వ్యక్తులు గా అనుకున్నాము వారి వద్ద ఇందుకు గాను టికెట్ ఉన్నది ఒక్కో రంగు టికెట్ కు ఒక స్థలం కేటాయించబడి ఉన్నది అదే విధముగా నీలి రంగుకు ఈ స్థలం ఆకుపచ్చ రంగుకు ఈ స్థలం గులాబీ రంగుకు పసుపు పచ్చ రంగుకు ఎరుపు రంగుకు ఆయా స్థలాలు కేటాయించబడినవి ఈ విధంగా వేర్వేరు స్థలాలు కేటాయించబడినవి కానీ ఇది మన సమస్య కాదు ఈ స్థలాలను ఏ విధముగా వేరు చేస్తారు అనేది ప్రధానాంశం వేరు చేయడానికి ముందు విశేష కణ వర్గాలు గుర్తించాలి ఉదాహరణగా నాకు ఇది ఇది ఇది ఇది ఇది వర్తిస్తాయి ఈ విధంగా 5 కణ రకాలు A B C D E అని అనుకుందాం మీకు ఒక ప్రక్రియ ద్వారా కణ వర్గీకరణ గూర్చి వివరించాను అదే డెన్సిటీ గ్రేడియంట్ అనగా సాంద్రత ప్రవణత ద్వారా సాధ్య పడే ప్రక్రియ కానీ ఈ కణ వర్గాలు ఒకే పరిమాణం కలిగి ఉంటే ఈ ప్రక్రియ వినియోగించడం సాధ్యపడదు వాటి యొక్క సాంద్రత వలన ఉదాహరణకు ఇంకో కణ వర్గం F ప్రవేశపెడదాం D మరియు F కణ వర్గాలను పరిశీలిస్తే వీని మధ్య ఎటువంటి వ్యత్యాసం గుర్తించలేము అదే విధంగా A మరియు B కణ వర్గాలను పరిశీలన చేయగా కణ సాంద్రత వ్యత్యాసం మీకు కానరాదు అర్థమయిందా ఈ పరిస్థితులలో మీరు ఏమి అర్థం చేసుకోగలరు ఈ రెండు సముదాయాలు వేరువేరుగా గుర్తించాం కానీ వీటిని ఏ విధంగా విభజించగలము మన వద్ద ఒక పద్ధతి కలదు అది ఏమనగా క్రీడా ప్రాంగణంలో కి వెళ్లడానికి మనం ఇంతకుముందు వినియోగించిన వేర్వేరు రంగులు గల టికెట్ పద్ధతి మీ వద్ద నారింజ రంగు లేదా ఆకుపచ్చ రంగు లేదా నీలిరంగు లేదా ఎరుపు రంగు టికెట్ ఉండవచ్చు ఈ టికెట్ రంగు ఆధారంగా ద్వారము దగ్గర నిలిచి ఉన్న వ్యక్తులు మీకు క్రీడా ప్రాంగణంలోని కేటాయించబడిన స్థలం ఇక్కడా అక్కడా లేదా మరి ఎక్కడా అనేది సూచిస్తారు ఇదే పద్ధతిలో అతి సూక్ష్మ స్థాయిలో ద్వారము దగ్గర నిలిచి ఉన్న వ్యక్తుల బదులుగా విశిష్టమైన ప్రోబులు వినియోగిస్తాము మనం వినియోగించేవి ఫ్లోరోసెంట్ ప్రోబులు అనగా ప్రతిదీప్తిక ప్రోబులు ఈ ప్రోబులును వాని యొక్క ఫ్లోరోసెంట్ సిగ్నేచర్ అనగా ప్రతిదీప్తిక చిహ్నం ఆధారంగా వేరుగా గుర్తించవచ్చు ఈ ఫ్లోరోసెంట్ సిగ్నేచర్ అనగా ప్రతిదీప్తిక చిహ్నం కణముకు సహజ సిద్ధముగా ఉండొచ్చు లేదా ఫ్లోరోసెంట్ లెవెల్ అనగా ప్రతిదీప్తిక స్థాయిని కణముకు అనుసంధానం చేయవచ్చు ఉదాహరణకు ఈ మిశ్రమం ఉన్నది ఇంతకుముందు మనం మొదటగా చూసిన చిత్రం పరిశీలిద్దాం చిత్రం పరిశీలిస్తే మీకు ఏమి అర్థం అవుతుంది అంటే కణజాలం క్లోమ కాలేయ లేదా వెన్నుపూసకు సంబంధించినది కావచ్చు అది ముఖ్యమైన విషయం కాదు నేను నాడీ కణాలను ఉదాహరణగా తీసుకుంటున్నాను ఎందుకంటే నేను వాటికి సంబంధించిన లోతైన పరిశోధన చేశాను ఎలా చేసింది నాకు కచ్చితంగా తెలుసు దీని భావం కణాలకు సంబంధించిన గ్రంథం నుండి వీటికి చెందిన కణ వర్ధన తర్కం గ్రహించా అని కాదు కానీ మీరు రకానికి ఒక కణం ఎంచుకోవాలి మీ పరిస్థితి ఆధారంగా స్థితి గతులు ఎంచుకోవాలి ఆపై మీరు మీ దగ్గర ఉన్న సాధనాలు వాని వాడకం గుర్తించగలగాలి అందువలన ఈ ప్రయత్నం అంతటికీ గల ముఖ్య ఉద్దేశం సమస్యను పరిష్కరించడానికి మీ వద్ద శాస్త్రీయమైన కణ వర్ధన పరికరాలు ఉన్నాయని గుర్తించడమే సరే తిరిగి మన సమస్య వద్దకు వద్దాం మీరు గమనించగలిగినట్లయితే ఉదాహరణకు ఎన్ని రంగులు ఉన్నాయి మీ దగ్గర నీలిరంగు ఉంది అనుకుందాం వాస్తవానికి ఈ రంగులన్నీ ప్రతీకాత్మకమైనవి ఈ రంగులు వాస్తవ జీవితానికి సంబంధించిన ఎరుపు ఆకుపచ్చ నారింజ పసుపు పచ్చ రంగులు వంటివి కావు చూడండి మన దగ్గర 5 వేర్వేరు రకాల కణాలు ఉన్నాయని అనుకుందాం మరియు అద్వితీయమైన ఆంటిబాడీస్ కణ ఉపరితలానికి అనుసంధానం అవ్వచ్చు అని మీకు తెలుసు ఉదాహరణకు నేను వాటికి పేర్లు పెట్టాను అనుకోండి సంకేత మాత్రంగా ఆంటీ బాడీలు B మరియు R ఈ సంకేతం G ప్రైమ్ Y ప్రైమ్ లను ఆంటీబాడీలు గా గుర్తిస్తుంది ఈ సందర్భంలో Y ప్రైమ్ తెచ్చాం అనుకుందాం అది పసుపు పచ్చ కణాలకు మాత్రమే కట్టుబడి ఉంటుంది అందువలన ఈ కణాలు Y ప్రైమ్ అనే పేరు కలిగి ఉంటాయి అయితే ఇప్పుడు నేనేం చేయాలి ఇది ప్రాథమికమైన యాంటీ బాడీ అయితే నేను ఈ కణాలును ప్రత్యేకంగా గుర్తించడానికి ఒక ఫ్లోరోసెంట్ ట్యాగ్ అనగా ప్రతిదీప్తిక గుర్తు కలిగి ఉండాలి ఉదాహరణకు ఒక ప్రతిపాదన చేయడం కోసం ఈ ఐదు వేర్వేరు కణాల నుండి రెండు రకాల కణాలు అంటే ఆకుపచ్చ పసుపు పచ్చ కణాలు వేరు చేయదలచుకున్నాను అప్పుడు నేనేం చేయాలి ఒక G ప్రైమ్ తీసుకుంటాను అందువలన ఇప్పుడు నా వద్ద 2 కణాలు 2 ఫ్లోరోసెంట్ అనగా ప్రతిదీప్తిక ప్రొబులు పసుపు పచ్చ మరియు ఆకుపచ్చ తో గుర్తించబడి ఉన్నాయి సరేనా సరేనా ఉదాహరణకు కు ఇప్పుడు నా వద్ద సెన్సార్ ఉన్నది నేను కణాలును ప్రవహింప చేస్తాను అయితే నా వద్ద ఒకే సమయంలో ఒకే కణం ప్రవహించే గల సన్నని గొట్టం ఉన్నది మరియు ఇక్కడ ఒక సెన్సార్ ఇక్కడ ఒక ద్వారం ఉన్నది ఇప్పుడు నా వద్ద అనేక రకాలైన కారణాలు ఉన్నాయి అవి ఈ సన్నని గొట్టం వద్దకు చేరుతున్నాయి నా దగ్గర ఉన్న చిత్రంలో చిన్న పొరపాటు ఉన్నది కానీ దాన్ని ఉంచుతాను అలా ఉంచడం వల్ల నాకు ఈ విధమైన కణాలు లభిస్తున్నాయి ఏక కాలంలో ఒక కణం మాత్రమే చేరుతోంది అది పసుపు పచ్చ ఎరుపు గులాబీ లేదా ఆకు పచ్చ రంగు కలిగి ఉండచ్చు మీరు ఇక్కడ ఉపయోగిస్తున్న ప్రోబ్ ఆకుపచ్చ మరియు పసుపు పచ్చ ఫ్లోరోసెంట్ లేబుల్స్ అనగా ప్రతిదీప్తిక గుర్తులు వేర్వేరుగా గుర్తిస్తుంది ఇప్పుడు మనకు రెండు ఛానళ్లు ఉన్నాయి ఇది ఒక ఛానల్ దీన్ని నేను పసుపు పచ్చ ఛానల్ గా పిలుస్తాను ఇంకొక ఛానల్ కూడా ఉన్నది దీన్ని మనం ఆకుపచ్చ ఛానల్ అని పిలుస్తాము ఎందుకంటే నా ప్రయత్నం దీన్ని వేరు చేయడమే ఇది ప్రత్యేకంగా గుర్తింపబడని ఒక ఛానల్ అయితే ఒక కణం ఇక్కడికి వస్తే ఉదాహరణకు ఒక ఆకుపచ్చని కణం ఇక్కడికి వస్తే సెన్సార్ ద్వారా దీని రాకను గుర్తించిన వెంటనే ఒక ఆదేశాత్మకమైన సంకేతం పంపడం ద్వారా దీన్ని తొలగిస్తాం ఇక్కడ మూడవ ద్వారం కూడా ఉన్నది ఇది వెంటనే ఈ ద్వారం తెరుస్తుంది మరుక్షణం మీకు ఏమి చూస్తారు అంటే ఇది మూయబడి ఉంటుంది కానీ ఈ ఆకుపచ్చ ద్వారం తెరుచుకుని వున్నా ఈ కణం కదలదు ఇప్పుడు మీ వద్ద ఉన్న సేకరించే పాత్ర లో ఆకు పచ్చవి చేరుతాయి అదే విధంగా పసుపు పచ్ఛవి కూడా మరి నిజ జీవితంలో ఏమి జరుగుతుంది పసుపు పచ్చ కణం వస్తున్నప్పుడు ఈ ద్వారం మూసుకుని ఉంటుంది ఇది తెరిస్తే పసుపు పచ్చ కణం ఇటువైపు కదులుతుంది అప్పుడు మీరు పసుపు పచ్చ కణాలు సేకరిస్తారు ఈ విధంగా 5 కణ రకాలను మీరు నెమ్మదిగా 2 కణ రకాలకు కుదిస్తారు ఇదే ఫ్లోరోసెంట్ సార్టింగ్ అనగా ప్రతిదీప్టిక వర్గీకరణ ఇది మీ సార్టర్ యొక్క శక్తి మీద ఆధారపడి వుంటుంది మనము ఇంతకు ముందు చెప్పుకున్న క్రీడా ప్రాంగణం ప్రవేశం గూర్చిన ఉదాహరణ వంటిదే ఈ ఫ్లోరోసెంట్ సార్టర్ ఆ ఉదాహరణ లోని సెంట్రీ లు క్రీడా ప్రాంగణం లో ఎక్కడకు వెళ్ళాలో నిర్దేశించిన విధంగా గానే ఈ ఫ్లోరోసెంట్ అసిస్తడ్ సెల్ సార్టర్ ను అధునాతన కణ వర్ధన ప్రయోగశాలలో వినియోగించడం జరుగుతుంది ఈ పద్ధతి ఇలాంటి క్లిష్టమైన పరిస్థితి అనగా అనేకమైన కణ జాతులు వేరు చేసేటప్పుడు చాలా ఉపయోగకారి కిందటి తరగతిలో మీ వద్ద విశిష్టమైన మార్కర్ లు ఉండి తీరాలని చూపించాను ఈ మార్కర్ లు లేకుంటే మౌలిక సూత్రాలు తెలిసినా మీరు ఈ వర్గీకరణ చేయడం చాలా కష్టతరం అందువలన మీరు డెన్సిటీ గ్రేడియంట్ సెంట్రిఫ్యూగేషన్ ఇమ్మ్యునో పాన్నింగ్ మరియు ఫ్లోరోసెంట్ అసిస్తడ్ సెల్ సార్టర్ గూర్చి తెలుసుకున్నారు మనము ఈ 3 మూడు ప్రక్రియలు ద్వారా కణా విభజన చేయవచ్చు ఇందుకోసం గాను మనం ఇప్పటి వరకు చర్చించకున్న అంశాలు గుర్తు చేసుకోండి మీ వద్ద వివిధమైన నాడీ కణాలు ఒలిగొస్ రకానివి అనగా మైక్రోగ్లియా మరియు ఆస్ట్రోసైట్స్ రకాలను డెన్సిటీ గ్రేడియంట్ మరియు ఇంకా ఇమ్మ్యునో పాన్నింగ్ పద్ధతి ద్వారా వేరు చేయగలిగారు నిజానికి FACS దృష్టిలో పెట్టుకొని ఇమ్మ్యునో పాన్నింగ్ గురించి మాట్లాడుకుంటే మీకు ఏ సమయంలో ఈ ప్రత్యేకమైన కణాలు తమ ఉపరితలం మీద విశిష్టమైన మార్కర్ లను వెల్లడి చేస్తాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఈ రకమైన చాలా క్లిష్టమైన సాంకేతిక ప్రక్రియల ద్వారా మనం కణాలను వేరు చేయగలము పాఠాన్ని ఇక్కడ ముగిస్తాను తరువాతి తరగతిలో మిగిలిన కొన్ని విషయాలు చర్చించుకుందాం ఆ విషయాలు అర్థం చేసుకుంటే వాస్తవిక కణ వర్ధనంకు ప్రతిరూపంగా ఉపకరించగలవు ధన్యవాదములు